ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ మరియు డిజైన్ యొక్క మాడ్యూల్ 32 కు స్వాగతం మనము ఆక్టివిటీ డయాగ్రమ్ ల గురించి చర్చిస్తున్నాము మరియు దాని కోసం మనము ప్రాథమిక భావనలను ప్రవేశపెట్టాము కాబట్టి ఈ మాడ్యూల్లో ఆక్టివిటీ డయాగ్రమ్ ల నియంత్రణ లక్షణాలను ప్రత్యేకంగా చూడటం మన లక్ష్యం చివరి మాడ్యూల్లో నేను చెప్పినట్లుగా రూపురేఖలు ఈ మొత్తం సెట్ను కలిగి ఉంటాయి ఇవి ఆక్టివిటీ డయాగ్రమ్ మరియు నియంత్రణను నిర్వచించే నీలం రంగులో చూపబడతాయి ప్రత్యేకంగా మనము ఇక్కడ కవర్ చేసినవి మనము త్వరగా రీక్యాప్ చేస్తాము ఆక్టివిటీ డయాగ్రమ్ కార్యకలాపాలను నిర్వచించడం ఆబ్జెక్ట్ ఫ్లో యుగాలతో సహా విభజనలు మరియు యుగాలను చూశాము మనము గార్డ్లు మరియు ఇతర అన్ని సంబంధిత అంశాలను చూశాము ఆన్లైన్ షాపింగ్ యొక్క ఈ ప్రత్యేక ఉదాహరణ గురించి మనము ప్రత్యేకంగా చర్చించాము కాబట్టి మీరు ఈ మాడ్యూల్ ద్వారా వెళ్ళేముందు మనము సుదీర్ఘంగా చర్చించిన ఆన్లైన్ షాపింగ్ ఉదాహరణ ను మిమ్మల్ని సవరించమని నేను అభ్యర్థిస్తాను ఇప్పుడు నియంత్రణ పరంగా ఖచ్చితంగా ఆక్టివిటీ డయాగ్రమ్ లు ఆక్టివిటీ నోడ్లను కలిగి ఉంటాయి మరియు కొన్ని ఇతర నోడ్లను కలిగి ఉంటాయి కాని అవి మొత్తం కంట్రొల్ నోడ్లను కలిగి ఉంటాయి కాబట్టి మనము ఆక్టివిటీ ల మధ్య అంచులను నిర్వచించాము కాని వాస్తవానికి ఈ గ్రాఫ్ రకమైన నిర్మాణంలో వివిధ రకాల నోడ్ల మధ్య అంచులు ఉండవచ్చని మనము చూస్తాము కాబట్టి కంట్రొల్ బిహేవియర్ పరంగా కంట్రొల్ నోడ్ పరంగా ఇవి వివిధ రకాల నోడ్లు నేను ప్రతి నోడ్ యొక్క ఖచ్చితమైన నిర్వచనంలోకి రాకముందే వాటి అర్థం ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము ప్రమేయం ఉన్న చిహ్నాల పరంగా మొదట మీకు ఒక అవలోకనాన్ని ఇస్తాను కాబట్టి మనము ప్రతి ఒక్కటి తరువాత ప్రవర్తనతో వివరిస్తాము గుర్తు పరంగా నన్ను నీలం వాడనివ్వండి మనం చూసినట్లుగా ఇది ఒక పెద్ద బొట్టు రూపం లో వున్నది ఒక ప్రారంభ నోడ్ ఇది ఒక కార్యాచరణ యొక్క ప్రారంభం ఇది ప్రారంభ నోడ్ మరియు అది మరొక సర్కిల్ లో ఉంటే అది కార్యాచరణ తుది నోడ్ మొత్తం కార్యాచరణ ప్రారంభ నోడ్ నుండి తుది నోడ్కు ప్రవాహం ఇవి వేర్వేరు కార్యాచరణ నోడ్లు ఇవి వేర్వేరు కార్యకలాపాలు అని మనము చూశాము కాబట్టి ఒక కార్యాచరణకు ఉప కార్యాచరణ ఉంటుంది ఒక ఉప కార్యాచరణకు ఉప ఉప కార్యాచరణ ఉండవచ్చు మరియు మీరు ఎంత లోతులోకి వెళ్లాలనుకుంటున్నారో దాని యొక్క గ్రాన్యులారిటీపై ఆధారపడి ఉంటుంది తరువాత మనం డెసిషన్ నోడ్లుగా ఉండే కంట్రోల్ నోడ్లను చూస్తాము డెసిషన్ నోడ్ ప్రాథమికంగా మనము ఒక నిర్ణయం తీసుకుంటాము మరియు నిర్ణయం యొక్క ఫలితం ఆధారంగా కనీసం 2 అవుట్గోయింగ్ అంచులను కలిగి ఉంటుంది నిర్ణయం బైనరీ కావచ్చు ఇది ఇక్కడ ఉండవచ్చు ఇది ఒక డెసిషన్ నోడ్ ఇది ఒక సాధ్యమైన ఫలితాన్ని మరియు మరొక ఫలితాన్ని చూపిస్తుంది అప్పుడు మెర్జ్ నోడ్లు ఉన్నాయి అవి ఖాళీ వజ్రం లాంటి చిహ్నం ద్వారా చూపించబడతాయి ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ అంచులు వస్తాయి ఆపై ఒకే అంచు బయటకు వెళుతుంది ఇది ఈ వైపు నుండి వస్తున్నది మరియు ఇది ఈ వైపు నుండి వస్తున్నది ఇలా వివిధ ప్రవాహం ఎలా ఉంటుందో చూపిస్తుంది వాస్తవానికి తదుపరిదానికి ప్రవహిస్తుంది ఇది మెర్జ్ నోడ్ కాబట్టి మీరు ఈ భాగాలను పరిశీలిస్తే ఇది మనం ఉపయోగిస్తున్న ఫ్లో చార్ట్ సంజ్ఞామానం లాగా ఉంటుంది క్రొత్తవి ఏమిటంటే ఈ 2 ఫోర్క్ నోడ్ మరియు జాయిన్ నోడ్ ఫోర్క్ నోడ్ ప్రాథమికంగా సమకాలీకరణ కోసం ప్రవేశపెట్టబడ్డాయి కాబట్టి ఫోర్క్ నోడ్ యొక్క ప్రాథమిక అర్ధం ఏమిటంటే ఈ కార్యాచరణ పూర్తయిన తర్వాత ఈ అంచు నుండి ఈ అంచు ద్వారా ప్రవాహం వస్తోంది ఆపై ఏకకాలంలో ఈ రెండు అంచులు వాస్తవానికి సక్రియం అవుతాయి అంటే ఈ రెండు కార్యకలాపాలు ఒకే సమయంలో ప్రారంభమవుతాయి మరోవైపు ఒక జాయిన్ నోడ్ ఏకకాలంలో ప్రారంభమైన వేర్వేరు ప్రవాహాల కోసం వేచి ఉండి సాధారణ స్థితికి చేరుకుంటుంది మరియు తరువాత ఇది మాత్రమే కొనసాగుతుంది కాబట్టి దీనిని జాయిన్ నోడ్ అంటారు ఇవి ఆక్టివిటీ డయాగ్రమ్ లలో చాలా విలక్షణమైనవి ఇవి అల్గోరిథమిక్ ప్రవర్తన యొక్క ఏకకాలిక భాగాన్ని లేదా ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ కార్యకలాపాలు జరుగుతున్న వినియోగ సందర్భ ప్రవర్తనను మీకు చూపుతాయి ఇది చాలా సందర్భాలలో చాలా సాధారణమైనది ఆపరేటింగ్ సిస్టమ్పై కొంత కోర్సు చేసిన మీలో ఉమ్మడి ప్రవర్తన యొక్క ఈ భావన మీకు తెలిసి ఉంటుంది యునిక్స్ ప్రాసెస్లలో మీకు ఫోర్క్ జాయిన్ ఆపరేషన్ల గురించి కూడా తెలిసి ఉంటుంది కాబట్టి ఈ ప్రాతినిధ్యాలు ప్రాథమికంగా ఆ రకమైన ఫోర్క్ జాయిన్ ల సమన్వయాన్ని మోడల్ చేయగల ప్రవర్తన చేస్తాయి ఇది కార్యాచరణ కంట్రొల్ నోడ్ల యొక్క ప్రాథమిక అవలోకనం మరియు ఆ నియంత్రణలు ఎలా కనిపిస్తాయి అనేది కాబట్టి మనము లోతులోకి వెళితే ప్రారంభ నోడ్ ఒక కంట్రోల్ నోడ్ మనము తిరిగి ఎరుపు రంగులోకి మారుద్దాం ప్రారంభ నోడ్ ఒక కంట్రోల్ నోడ్ ఈ సమయంలో ఇక్కడ ప్రవాహం మొదలవుతుంది ఇది మనం చూసినట్లుగా చిన్న ఘన వృత్తంతో చూపబడింది ఫైనల్ నోడ్ ఒక చిన్న వృత్తంతో లోపలి క్రాస్ తో ఒకటి కాబట్టి ఇది మనం ఇప్పటికే చూసిన కార్యాచరణ మధ్య తుది నోడ్ ఇది ఒక కంట్రోల్ ఫైనల్ నోడ్ ఇది మనము ఇప్పటికే ఈ సంజ్ఞామానాన్ని చూసిన కార్యాచరణలోని అన్ని ప్రవాహాలను ఆపివేస్తుంది కానీ ఫ్లో ఫైనల్ నోడ్ కూడా ఉంది ఇది ప్రాథమికంగా ఈ కార్యాచరణ పూర్తయిందని మాత్రమే కాదు ఈ మొత్తం ప్రవాహం ఇక్కడ ఆగుతుంది కాబట్టి దీనిపై ఇంకేమీ జరగదు మీరు దీని కోసం ఫ్లో ఫైనల్ నోడ్ ఉంచండి కొన్ని డయాగ్రమ్ లలో ఈ సంజ్ఞామానం జరుగుతుందని మీరు కనుగొంటారు ఒకటి లేదా రెండు ఇన్కమింగ్ అంచుల నుండి టోకెన్ను అంగీకరించే విధంగా డెసిషన్ నోడ్లు వీటిలో కదులుతాయి ఇంకా ఎక్కువ ఉండవచ్చు మరియు అవుట్గోయింగ్ అంచు నుండి ఎంచుకుంటుంది ఇక్కడ నుండి ఒక టోకెన్ వస్తోంది ఇక్కడ నుండి ఇంకో టోకెన్ వస్తోంది దీని ద్వారా కొంత సమాచారం వస్తుంది మరియు ఆ టోకెన్ ఆధారంగా ఈ డెసిషన్ నోడ్ ఈ విధంగా నియంత్రణను తీసుకోవటానికి లేదా నియంత్రణను ఈ విధంగా తీసుకోవటానికి నిర్ణయిస్తుంది మరియు సాధారణంగా నిర్ణయం తీసుకునే విధంగా టోకెన్ తీసుకోవలసిన విలువ ఏమిటో ఇక్కడ చూపించే పరిస్థితుల కోసం మీరు గార్డు కండిషన్లను చూపిస్తారు ఇక్కడ కొంత ఆర్డర్ స్థితి ఉంది కాబట్టి ఇక్కడ వచ్చే టోకెన్ ఒక రకమైన ఆర్డర్ స్థితి మరియు దానికి విలువ ఉంటే ఆర్డర్ అంగీకరించిన మీరు ఈ ప్రవాహాన్ని తీసుకుంటారు ఈ ఆర్డర్ తిరస్కరించబడితే మీరు ప్రవాహంలో విలక్షణమైన ఈ ప్రవాహాన్ని తీసుకుంటారు ఫ్లో చార్టులో మనకు సాధారణంగా ఒక రకమైన బైనరీ నిర్ణయం ఉంటే మనము నిజం తప్పు లేదా అవును కాదు అని చెప్తాము కానీ ఇక్కడ అది బహుళ మార్గం కావచ్చు కాబట్టి మీరు అక్కడ గార్డు పరిస్థితులను పేర్కొనడం చాలా ముఖ్యం ఉదాహరణకు మనము దీన్ని ఇక్కడ చూపిస్తున్నాము ప్రాధాన్యత 1 అయితే మీరు ఇక్కడికి వెళతారు ప్రాధాన్యత 2 ఉంటే మీరు ఇక్కడికి వెళతారు ప్రాధాన్యత 1 మరియు 2 కాకుండా వేరేది అయితే మీరు ఇక్కడికి వెళతారు కాబట్టి టోకెన్ వస్తే ఇక్కడ ఒక ప్రాధాన్యత విలువ మరియు దాని ఆధారంగా ఒక నిర్ణయం బహుళ మార్గం శాఖలు చేయబడతాయి ఇవి డెసిషన్ నోడ్స్ డెసిషన్ నోడ్స్ డెసిషన్ ఇన్పుట్ బిహేవియర్ లేదా డెసిషన్ ఇన్పుట్ ఫ్లో కలిగి ఉండవచ్చు డెసిషన్ ఇన్పుట్ ప్రవర్తన ఇలా ఒక కీవర్డ్ పరంగా గుర్తించబడిందని చెప్తుంది కీవర్డ్ ఎలా ఉందో గమనించండి UML లో చాలా క్రమం తప్పకుండా మనము ఈ విషయాలను ఉంచాము కాబట్టి మీరు ఈ మూలల బ్రాకెట్లలో ఏది ఉంచినా ప్రాథమికంగా డబుల్ కార్నర్ బ్రాకెట్లలో అవి UML యొక్క కీలకపదాలు అని అర్ధం ఇది డెసిషన్ ఇన్పుట్ డెసిషన్ ఇన్పుట్ అనేది ఒక నిర్దిష్ట డెసిషన్ నోడ్ సంతృప్తి పరచవలసిన పరిస్థితి తప్ప మరొకటి కాదు మీరు ఇక్కడ డెసిషన్ ఇన్పుట్ చూస్తే జాబితా కనీసం కన్నా తక్కువ ఇక్కడే వచ్చేది జాబితా దీనికి ముందు జాబితా యొక్క మొత్తాన్ని ప్రభావితం చేసిన జాబితా మొత్తాన్ని మార్చిన కొన్ని కార్యాచరణ ఉండాలి మరియు ఇది డెసిషన్ నోడ్ జాబితా కొంత కనీస విలువ కంటే తక్కువగా ఉంటే మరియు మీ గార్డు కండిషన్లను నిజమా లేదా తప్పా అన్నదాన్ని బట్టి మీ డెసిషన్ ఇన్పుట్ ఉంటుంది మీరు ఇక్కడకు వస్తే అది నిజం అంటే వస్తువు క్రమాన్ని మార్చవచ్చని ఈ సందర్భంలో చెప్పొచ్చు మరియు అది తప్పు అయితే మీరు ఈ ప్రవాహంలో ఉన్న ఒక తుది ముగింపును పొందుతారు ఇంకేమీ అవసరం లేదు పూర్తయింది దీనికి విరుద్ధంగా ఇన్పుట్ డెసిషన్ ఫ్లో లేదా ఇన్కమింగ్ యాక్టివిటీ ఉండవచ్చు కాబట్టి ఇది ఇన్పుట్ డెసిషన్ ఫ్లో ప్రాథమిక పరిస్థితి ప్రాథమికంగా ఈ డెసిషన్ ఫ్లో నుండి వస్తుంది ఇక్కడ షరతు నిర్ణయ ఇన్పుట్ ద్వారా పరిష్కరించబడుతుంది ఇక్కడ షరతు కూడా డెసిషన్ ఇన్పుట్ నుండి ఈ అంచు నుండి వస్తుంది మరియు ఆ పరిస్థితి ఆధారంగా మీరు విభిన్న విలువల ఆధారంగా ఈ శాఖలు చేస్తారు ఇది ప్రకృతిలో కొంచెం ఎక్కువ సాధారణమైనది కనుక ఇది వేర్వేరు విలువలు కావచ్చు లేదా మీరు శాఖలు వేసే వివిధ పరిస్థితులు ఏమిటో తెలియకపోతే మీరు డెసిషన్ ఇన్పుట్ ప్రవాహం ఆధారంగా రూపకల్పన చేయవలసి ఉంటుంది లేకపోతే మీరు డెసిషన్ ఇన్పుట్ల ఆధారంగా డిజైన్ చేయవలసి ఉంటుంది అదేవిధంగా మీకు మెర్జ్ నోడ్లు ఉన్నాయి మెర్జ్ నోడ్ మళ్ళీ కంట్రొల్ నోడ్ వంటిది మరియు ఒకే అవుట్గోయింగ్ ప్రవాహాన్ని అంగీకరించడానికి బహుళ ఇన్కమింగ్ ప్రత్యామ్నాయాలను ప్రవహిస్తుంది ఇక్కడ మీరు చూడగలిగినట్లుగా గుర్తు ఒకేలా ఉంటుంది కాబట్టి నియంత్రణ ఇక్కడకు రావడానికి అనేక మార్గాలు ఉన్నాయి మరియు ఏ మార్గంలో వచ్చినా అది ఇక్కడ నుండి బయటకు ప్రవహిస్తుంది ఇది నిరోధించబడదు కాబట్టి బహుళ ఇన్పుట్లు ఉన్నప్పటికీ వాటిలో ఏవైనా వచ్చిన వెంటనే ప్రవాహం కొనసాగుతుంది కాబట్టి ఇక్కడ వెంటనే టోకెన్ బదిలీ చేయబడితే ప్రవాహం ఈ పద్ధతిలో ప్రత్యామ్నాయంగా కొనసాగుతుంది మొదట ఇక్కడకు వస్తే ప్రవాహం ఇలాగే కొనసాగుతుంది ఖచ్చితంగా ఇది ఒక అవుట్గోయింగ్ అంచుని కలిగి ఉంటుంది కాబట్టి ఇది మెర్జ్ నోడ్గా మారుతుంది కానీ మీరు ఈ నోడ్లో 3 ప్రవాహాలు విలీనం అవుతున్న చోట ఈ నిర్మాణాన్ని బట్టి నిర్ణయాన్ని మిళితం చేసి డెసిషన్ మెర్జ్ నోడ్లను విలీనం చేయవచ్చు అదే సమయంలో కొంత నిర్ణయాత్మక ఇన్పుట్ ఉంది దీని ఆధారంగా ప్రవాహం 3 రకాలుగా ఉంటుంది కనుక ఇది మీకు ప్రత్యేకమైన స్థితిని కలిగి ఉంటే దీని ద్వారా ఈ శాఖను నిర్ణయించవచ్చు మరియు ఇది చూపించడానికి మరొక మార్గం మీరు దీన్ని చేయగలిగారు మీరు దీన్ని చూపిస్తారు ఇది ఒక మెర్జ్ అప్పుడు మీకు అవుట్ఫ్లో ఉంది ఆపై మీరు బహుశా బ్యాంక్ కార్యాచరణను కలిగి ఉండాలి ఇది ఏమీ చేయవలసిన అవసరం లేదు లేదా వాస్తవానికి మీరు దీన్ని భిన్నంగా చేయనివ్వండి ప్రవాహం ఇక్కడకు వస్తోంది ప్రవాహం ఇక్కడకు వస్తోంది అది బయటకు వెళ్తుంది మరియు మీకు మరో వజ్రం ఉంది కాబట్టి ఇది మెర్జ్ నోడ్ ఇది డెసిషన్ నోడ్ మరియు ఈ 2 కలిపి మిళిత పద్ధతిలో చూపించవచ్చు ఇది మెర్జ్ డెసిషన్ నోడ్ ఇవి కొన్ని ఉదాహరణలు ఉదాహరణకు ఇక్కడ మనము చివరి మాడ్యూల్లో ప్రారంభించిన బ్లాగింగ్ ఉదాహరణను సూచించడానికి ప్రయత్నిస్తున్నాము మనము బ్లాగింగ్ చేస్తున్నాము కాబట్టి కొంత బ్లాగ్ సృష్టించబడింది బ్లాగులో పదాల సంఖ్య 0 అయితే అది ఒక గార్డు కండిషన్ అప్పుడు బ్లాగ్ ఎంట్రీ ఖాళీగా ఉండకూడదు అని కార్యాచరణకు తెలియజేయబడుతుంది ఖచ్చితంగా మీకు ఖాళీ బ్లాగ్ ఉండకూడదు ఇది 0 కన్నా ఎక్కువ 1000 కన్నా తక్కువ ఉంటే ఇది ఒక గార్డ్ కండిషన్ అప్పుడు మీరు బ్లాగ్ ఎంట్రీని 1000 కన్నా ఎక్కువ ఉంటే సేవ్ చేస్తారు బ్లాగ్ చాలా పొడవుగా ఉన్నందున మీరు దానిని ఉంచలేరు అని మళ్ళీ తెలియజేస్తారు కాబట్టి ఈ కార్యకలాపాలు భిన్నంగా ఉంటాయి మరియు ఈ 3 షరతుల ఆధారంగా ఈ సమయంలో నిర్ణయం తీసుకోబడుతుంది నిర్ణయం ఏమైనప్పటికీ మీరు చివరకు వాటిని అన్నింటినీ విలీనం చేస్తారు అన్ని ప్రవాహాలను విలీనం చేసి స్థితిని ప్రదర్శిస్తారు కాబట్టి మీరు దీని ద్వారా వెళ్ళారా లేదా మీరు దీని ద్వారా వెళ్ళారా అనే దానితో సంబంధం లేకుండా ఈ కార్యాచరణ సాధారణం సాధారణ ఫ్లో చార్ట్ తర్కం సమ్మతి గురించి మనము చర్చించాము కాబట్టి ఇప్పుడు మనం మళ్ళీ కంకరెన్సీ నోడ్ గురించి లోతుగా చర్చిస్తాము కాబట్టి నేను ప్రారంభంలోనే వివరించాను ఫోర్క్ అనేది కంకరెన్సీ కోసం మొదటి రకమైన కంట్రోల్ నోడ్ ఇది ఒక ఇన్కమింగ్ ఎడ్జ్ కలిగి ఉంది ఇక్కడ జరుగుతున్న కార్యాచరణ ఈ అంచు ద్వారా ప్రవహిస్తుంది మరియు దీనికి బహుళ అవుట్గోయింగ్ అంచులు ఉన్నాయి ఉమ్మడి కరెన్సీ అంటే కనీసం 2 ప్రవాహాలను కలిగి ఉండాలి దాన్ని ఉపయోగించే ఇన్కమింగ్ ప్రవాహాన్ని బహుళ ఏకకాలిక ప్రవాహాలుగా విభజించడానికి ఇది వరుస ప్రవాహం మరియు ఇవన్నీ ఏకకాలిక ప్రవాహాలు మీరు గుర్తుంచుకోవలసినది ఏమిటంటే నియంత్రణ ఇక్కడకు చేరుకున్న తర్వాత ఈ టోకెన్ వాస్తవానికి ఇక్కడ 3 టోకెన్లు 3 వేర్వేరు నియంత్రణ ఒకే సమయంలో జరుగుతుండటం వంటిది కనుక ఇది ఒక ఫోర్క్ నోడ్ ఇది స్పష్టంగా ఉంటుంది మరియు మీకు మరొక వైపు జాయిన్ అయ్యి ఉంటుంది ఇక్కడ మీకు 3 నియంత్రణలు వస్తున్నాయి మరియు మీరు వాటిని జాయిన్ నోడ్లో ఉంచినప్పుడు ఈ 3 నియంత్రణలు ఉన్నాయి అప్పుడు ప్రాథమిక వ్యత్యాసం ఏమిటంటే ఇది బ్లాకింగ్ ద్వారా కలపడం అంటే దీని ద్వారా టోకెన్ వస్తే అంటే ముందు కార్యాచరణను నియంత్రిస్తే ఇది ముగిసింది పూర్తయింది కాబట్టి నియంత్రణ ఇక్కడకు వస్తుంది నియంత్రణ ఇక్కడ నుండి ప్రారంభం కాదు ఇది ప్రారంభించలేకపోతుంది టోకెన్ ఇక్కడకు వచ్చే వరకు వేచి ఉండాలి మరియు టోకెన్ ఇక్కడకు వస్తుంది 3 టోకెన్లు వస్తాయి అది దాని యొక్క నిరోధక భాగం ఇది క్లిష్టమైనది కాబట్టి విలీన నోడ్ మరియు జాయిన్ నోడ్ మధ్య కీలకమైన వ్యత్యాసాన్ని మీరు అర్థం చేసుకోవాలి విలీన నోడ్లో ఇది విలీన నోడ్ వీటిలో దేని నుండైనా టోకెన్ వచ్చినట్లయితే అంటే ఈ ప్రవాహాలలో ఏదైనా ఈ అంచులలో ఏదైనా అంచు 1 అంచు 2 లేదా అంచు 3 ద్వారా వచ్చి ఉంటే ప్రవాహం వెంటనే అవుట్బౌండ్ అంచున ప్రారంభించబడుతుంది ఇక్కడ ప్రవాహం ఒకటి నుండి వస్తే ఈ 3 పూర్తయినప్పుడు మాత్రమే ప్రవాహం 2 లేదా 3 న పూర్తయిందో తనిఖీ చేయాలి అప్పుడు టోకెన్ అక్కడికి వెళ్తుంది కాబట్టి ఇది ఒక షరతు మరియు నియంత్రణ ప్రవాహం ఖచ్చితంగా ఇది ఉమ్మడి కరెన్సీకి సంబంధించినది ఎందుకంటే ఫోర్క్ ద్వారా మనము ఒకే ప్రవాహం నుండి 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రవాహాలను ఏకకాలంలో జరుపుతున్నాం కాబట్టి మనము వాటిని తిరిగి జాయిన్ నోడ్ ద్వారా ఒకే ప్రవాహంలోకి తిరిగి కలపాలి కనుక ఇది ముఖ్యమైన భాగం మరియు మీరు నిర్ణయాన్ని విలీనం చేసి నోడ్ను విలీనం చేయగలిగినందున మీరు జాయిన్ మరియు ఫోర్క్ నోడ్ను కలిపి విలీనం చేయవచ్చు ఇది ఇక్కడ మీ ఫోర్క్ సందర్భం నుండి స్పష్టంగా కనిపించే కొన్ని కార్యకలాపాలు ఉన్నాయి ఆపై అవన్నీ కలిసి పూర్తి అయ్యే వరకు మీరు వేచి ఉండాలి కాబట్టి మనము ఇక్కడ ఒక ఉదాహరణను చూపిస్తున్నాము ఇది మీరు కార్యాచరణను నిర్వచించవలసి ఉంటుంది డెస్క్టాప్ కంప్యూటర్ను పంపించమని చెప్పే ప్రక్రియను నిర్వచించండి మీరు ఇక్కడ ప్రారంభిస్తే మరియు మీరు ఫోర్క్ చేస్తారు ఎందుకంటే కంప్యూటర్ను సిద్ధం చేయడం అంటే అది ఉంచిన కేసును సిద్ధం చేయడం మరియు మదర్బోర్డును సిద్ధం చేయడం మరియు 2 వేర్వేరు జట్లు దీనిపై పనిచేస్తాయి కాబట్టి అవి ఒకదాని తరువాత ఒకటి వరుసగా జరగనవసరం లేదు కాని అవి ఏకకాలంలో జరుగుతాయి కాబట్టి కంప్యూటర్ సిద్ధం కావాలి అనే సూచన వచ్చిన వెంటనే ప్రిపేర్ కేస్ అలాగే ప్రిపేర్ మదర్బోర్డ్ యాక్టివిటీ మొదలవుతుంది మరియు రెండూ ముగిసినప్పుడే ఖచ్చితంగా మీరు మదర్ బోర్డ్ ను ఇన్స్టాల్ చేయలేరు మీరు తదుపరి కార్యాచరణ ఏమిటో చూస్తారు తదుపరి కార్యాచరణ మదర్బోర్డును ఇన్స్టాల్ చేస్తోంది మదర్బోర్డు సిద్ధంగా ఉండి కేసు కూడా సిద్ధంగా ఉంటే తప్ప మీరు మదర్బోర్డును ఇన్స్టాల్ చేయలేరు కాబట్టి ఇద్దరూ సిద్ధంగా ఉండాలి ఇక్కడ మీరు ఫోర్క్ చేయవలసి వచ్చింది ఎందుకంటే స్వతంత్ర కార్యకలాపాలు ఒకే సమయంలో జరగాలి మరియు ఇక్కడ మీరు జాయిన్ చేయాలి ఎందుకంటే స్వతంత్రంగా జరుగుతున్న 2 కార్యకలాపాలు రెండూ పూర్తి కావాలి మరియు అప్పుడు మాత్రమే ఈ క్రింది కార్యాచరణ జరగవచ్చు మరియు మిగిలిన కార్యకలాపాలు వరుసగా అనుసరిస్తాయి మీరు డ్రైవ్ను ఇన్స్టాల్ చేసిన మదర్బోర్డును ఇన్స్టాల్ చేయండి వీడియో కార్డ్ల మొదలైనవాటిని ఇన్స్టాల్ చేయండి మరియు మీరు ఫైనల్ కార్యాచరణ తో పూర్తి చేస్తారు ఇది ఫోర్క్ మరియు జాయిన్ ప్రాథమిక ఉద్దేశ్యం మరియు మీరు ఇక్కడ కూడా చూడవచ్చు నేను చాలా ప్రత్యేకమైన చిహ్నం ని ఇక్కడ కనిపించే మూడు మార్గం గల చిహ్నం ను ఉపయోగిస్తున్నాను దీనిని గమనించండి దీని అర్థం తయారుచేసిన మదర్బోర్డు కార్యాచరణ వాస్తవానికి మరొక క్లిష్టమైన చర్య మరియు ఇది వేరే చోట మరింత వివరణాత్మక ఆక్టివిటీ డయాగ్రమ్ అని నిర్వచించబడింది కాబట్టి ప్రోగ్రామింగ్ భాషల పరంగా మనం ఆలోచిస్తే ఇది మీ మేకింగ్ యొక్క ఫంక్షన్ కాల్ రకం లాంటిది కాబట్టి ఇది మరింత వివరంగా ఉందని మీరు చెబుతున్నారు మదర్బోర్డు కార్యాచరణకు ఎక్కడ సిద్ధం అవుతుందో మనము చూస్తాము మరియు మదర్బోర్డు కార్యాచరణ సిద్ధంగా ఉంది కాబట్టి వాస్తవానికి ఈ మొత్తం కార్యాచరణను సూచిస్తుంది కాబట్టి మీరు ఒకే కార్యాచరణను కలిగి ఉన్న చోట మీకు ఈ మొత్తం కార్యాచరణ మళ్ళీ ఉంది మీరు కార్యాచరణ ఫైనల్ నోడ్ యొక్క ఈ కార్యాచరణకు ప్రారంభాన్ని కలిగి ఉన్నారు కాబట్టి మీరు CPU ని ఇన్స్టాల్ చేయండి మెమరీని ఇన్స్టాల్ చేయండి మరియు మదర్ బోర్డ్ను పూర్తి చేయండి కొన్ని ఇతర కార్యకలాపాల్లో భాగంగా మీరు మరింత క్లిష్టమైన కార్యాచరణను ఎలా చూపిస్తారో మరియు ఖచ్చితంగా ఇది కార్యాచరణ డయాగ్రమ్ పరంగా పునర్వినియోగాన్ని పెంచుతుంది ఎందుకంటే ఇది మీరు మదర్బోర్డును సిద్ధం చేయవలసిన ఏకైక ప్రదేశం కాకపోవచ్చు మీకు అవసరం కావచ్చు మరమ్మత్తు ఆపరేషన్ పరంగా మదర్బోర్డును సిద్ధం చేయండి మరమ్మత్తు ప్రక్రియ కూడా చేయండి మరియు మీరు దీన్ని చేయడానికి ఈ కార్యాచరణను తిరిగి ఉపయోగించుకోగలుగుతారు కాబట్టి మీరు ఫోర్క్ను మరియు జాయిన్ ను ఇలా ఉపయోగించుకుంటారు ఆన్లైన్ షాపింగ్ ఉదాహరణ పరంగా మనము ఇప్పటికే ఉదాహరణ గురించి చర్చించాము కాబట్టి నేను దీని కోసం ఎక్కువ సమయం కేటాయించను ఇక్కడ ఇది ఖచ్చితంగా డెసిషన్ నోడ్ అని మనము గుర్తిస్తాము ఎందుకంటే 3 వేర్వేరు ఇన్పుట్లు వస్తున్నాయి మరియు ఒకే అవుట్పుట్ ఉంది కాబట్టి ఇది మళ్ళీ డెసిషన్ నోడ్ 3 లోపలికి వస్తున్నాయి మరియు ఒకటి బయటకు వెళుతుంది కాబట్టి వాస్తవానికి ఇది మెర్జ్ నోడ్ అయి ఉండాలి ఇది కూడా మెర్జ్ నోడ్ అయి ఉండాలి ఎందుకంటే బహుళ ప్రవాహాలు వస్తున్నాయి మరియు ఒక ప్రవాహం బయటకు వెళుతుంది కాబట్టి బహుళ ప్రవాహాలు విలీనం అవుతున్నాయి అయితే ఇది ఒక డెసిషన్ వచ్చే నోడ్ మరియు 2 నడుము కనుగొనబడింది మరియు కనుగొనబడనిది మళ్ళీ మెర్జ్ నోడ్ ఇది మీరు చూడగలిగేది ఒక డెసిషన్ నోడ్ మరియు మొదలైనవి ఇక్కడ మనము మళ్ళీ మెర్జ్ చేస్తున్నాము కాబట్టి ఈ డయాగ్రమ్ లో మీకు ఉన్న ఏకైక ప్రత్యేక కంట్రొల్ నోడ్లు ఇవి మునుపటి వాటిలో ఆ ఫోర్క్ మరియు జాయిన్ ఉంది కాబట్టి ఇలా మీరు ఆక్టివిటీ డయాగ్రమ్ పరంగా మీరు నియంత్రణ ప్రవాహాన్ని అర్థం చేసుకోవచ్చు ఇది ఉత్పత్తి ప్రాసెసింగ్కు మరో ఉదాహరణ కాబట్టి ఇక్కడ మనము ఫోర్క్ చూపించడానికి ప్రయత్నిస్తున్నాము మరియు స్విమ్ లేన్ లతో పాటు నియంత్రణలో చేరడానికి ప్రయత్నిస్తున్నాము కాబట్టి ఇక్కడ మీరు 3 వేర్వేరు స్విమ్ లేన్ లు ఉన్నాయని చూడవచ్చు మరియు ఇక్కడ డిజైన్ మార్కెటింగ్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా ఒక ఉత్పత్తి యొక్క 3 ప్రక్రియలు మరియు తరువాత ఈ రెండూ లండన్లో జరుగుతాయని ఒక సంయుక్త సమాచారం ఉంది అది ఒక స్థానిక సమాచారం ఇది న్యూయార్క్లో జరిగింది అయితే ఇది సాఫ్ట్వేర్ వ్యవస్థలోకి తీవ్రంగా వెళ్ళే విషయం కాకపోవచ్చు కాని దీన్ని సంగ్రహించడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇది లండన్లో ఉంటే మరియు ఇది న్యూయార్క్లో ఉంటే ఏదైనా కార్యకలాపాలు జరుగుతాయని మీకు తెలుసు వాటి మధ్య వెళ్ళే ఏ అంచునైనా అనుసరించాల్సిన ఒక రకమైన బాహ్య ఇంటర్నెట్ ఆధారిత ప్రోటోకాల్ ఉండాలి కాబట్టి దీని దశలను పరిశీలిస్తే మనం ఇక్కడ ప్రారంభిస్తాము మొదటగా ఎల్లప్పుడూ ప్రారంభం మరియు చివరిది చూడటం ఇది క్రొత్త ఉత్పత్తిని ప్రారంభించే చోట రూపకల్పన చేస్తోంది మరియు దీనిపై ఉత్పత్తి వివరణకు ఆబ్జెక్ట్ ప్రవాహాన్ని ఇస్తుంది ఇది ఆబ్జెక్ట్ ప్రవాహం ఎందుకు ఎందుకంటే డిజైన్ పూర్తయినప్పుడు మీరు ఉత్పత్తిని తయారుచేసే తదుపరి కార్యాచరణకు వెళ్ళలేరు మీరు దాని అవుట్పుట్ను ఉత్పత్తి చేయాలి కాబట్టి ఇది ఆబ్జెక్ట్ ప్రవాహం ఇది మీకు ఈ ఆబ్జెక్ట్ ను ఇస్తుంది ఇది ఆబ్జెక్ట్ నోడ్ తదుపరి మాడ్యూల్లో ఆబ్జెక్ట్ నోడ్లు ఏమిటో మనం చూస్తాము కాని కేవలం మీకు ప్రవాహాన్ని చూపుతున్నాను కాబట్టి డిజైన్ తరువాత నేను ఈ ఆబ్జెక్ట్ ఫ్లో అంచుతో తయారీకి రావచ్చు అప్పుడు అది డిజైన్ లోకి వెళుతుంది మనము ఒక ఫోర్క్ లోకి వెళ్తాము ఇది ఒక ఫోర్కింగ్ అది ఏమి ఫోర్క్ చేస్తుంది ఇది ఉత్పత్తి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ మరియు ఉత్పత్తి యొక్క మార్కెటింగ్ ఖచ్చితంగా రెండు వేర్వేరు జట్లచే చేయబడుతుంది మరియు కలిసి జరగాలి మీరు ఉత్పత్తిని మార్కెట్ చేయలేరు మరియు మనము దానిని కలిగి ఉన్నాము మరియు తరువాత దానిని తయారు చేయలేము మీరు ఉత్పత్తిని తయారు చేసి ఉంచలేరు మరియు తరువాత మార్కెటింగ్ కస్టమర్ను కనుగొంటుందని ఆశిoచలేరు కాబట్టి ఈ రెండూ ఏకకాలంలో జరగాలి కాబట్టి మనకు ఇక్కడ ఒక ఫోర్కింగ్ ఉంది కాబట్టి మీరు ఈ కార్యాచరణను పొందే చాలా ఆసక్తికరమైన నిర్మాణాన్ని చూడవచ్చు ఈ ఉత్పత్తి స్పెసిఫికేషన్ నుండి ఇక్కడకు చేరుకోవడం అవసరం మరియు ఇది కలిసి ఈ నియంత్రణతో ఇక్కడకు చేరుకుంటుంది కాబట్టి నియంత్రణ ఇక్కడకు వచ్చినప్పుడు తయారీ ఉత్పత్తి కార్యాచరణకు ఈ ఉత్పత్తి స్పెసిఫికేషన్ ఆబ్జెక్ట్ అవసరమని ఇది సూచిస్తుంది మరియు ఇది ఏకకాలంలో ప్రారంభించినప్పుడు మార్కెట్ ఉత్పత్తి కార్యకలాపాలు కూడా ప్రారంభమవుతాయి ఇక్కడ చూడండి ఇది ఫోర్కింగ్ మరియు దాని విలీన భాగాన్ని మనము మళ్ళీ చూడవచ్చు ఖచ్చితంగా మీరు ఎప్పుడు వెళ్లి ఉత్పత్తిని విక్రయించే తదుపరి కార్యాచరణ చేయవచ్చు ఇది మార్కెటింగ్ చేయబడినప్పుడు వినియోగదారులకు ఇది తెలుసునని మరియు అది తయారు చేయబడినప్పుడు మాత్రమే మార్కెట్ చేయబడింది కాబట్టి ఈ రెండు అంచులు ఈ విలీనానికి చేరుకోవాలి నా ఉద్దేశ్యం ఈ జాయిన్ పాయింట్ నేను దీన్ని జాయిన్గా వ్రాయాలి ఇది విలీనం కాదు కాబట్టి ఈ జాయిన్ పాయింట్కు చేరుకోండి మరియు ఇది నిరోధించబడుతుంది కాబట్టి మార్కెట్ ఉత్పత్తి పూర్తయితే ఈ కార్యాచరణ పూర్తవుతుంది ఉత్పత్తి తయారు చేయబడలేదు నేను వెళ్లి అమ్మలేను మరో విధంగా తయారీ పూర్తయినప్పటికీ అది కస్టమర్కు వెళ్లే మార్కెటింగ్ పూర్తి చేయకపోతే నేను కూడా అమ్మలేను కాబట్టి ఇది బ్లాకింగ్ జాయిన్ అవుతుంది ఇది ఈ రెండు కార్యకలాపాలు ముగిసే వరకు వేచి ఉంటుంది మరియు టోకెన్ దీనిపైకి వచ్చినప్పుడు టోకెన్ తదుపరి సెల్ ఉత్పత్తికి వెళుతుంది మరియు ఉత్పత్తి స్కేటింగ్ అమ్మకం ప్రారంభమవుతుంది కాబట్టి ఇది మనం చూసిన మరొక రకమైన ఆక్టివిటీ డయాగ్రమ్ చివరకు మనము ప్రారంభించిన ఓవర్ వ్యూ డయాగ్రమ్ కి తిరిగి వచ్చాము మరియు అది ఎక్కడి నుండి తీసుకోబడిందనే దాని గురించి కొన్ని వివరాలను నింపినట్లయితే ఇది ప్రాసెసింగ్ ఆర్డర్ కాబట్టి మీరు ఆర్డర్ను స్వీకరిస్తారు మరియు ఇది ఆర్డర్ అంగీకరించబడిందా లేదా ఆర్డర్ తిరస్కరించబడిందా అనే నిర్ణయం ఆర్డర్ తిరస్కరించబడితే మీరు నేరుగా వెళ్లి ఆర్డర్ను మూసివేయండి అది ఈ కార్యాచరణ యొక్క ముగింపు లేదా ఆర్డర్ అంగీకరించబడింది మీరు ఆర్డర్ను పూరించండి ఆపై మీరు ఏకకాలంలో 2 వేర్వేరు కార్యకలాపాలను ప్రారంభిస్తారు ఇన్వాయిస్ పంపించి ఆర్డర్ను రవాణా చేస్తారు కస్టమర్ నుండి చెల్లింపు పొందడానికి ఇన్వాయిస్ పంపడం అవసరం జాబితాను సిద్ధం చేయడానికి ఆర్డర్ ప్రక్రియను రవాణా చేయడం అవసరం కాబట్టి ఇన్వాయిస్ పంపడం చెల్లింపును అంగీకరించే తదుపరి కార్యాచరణను కలిగి ఉంటుంది సహజంగా ఇది ఆబ్జెక్ట్ ఎడ్జ్ ప్రవాహాన్ని కలిగి ఉంటుంది ఎందుకంటే ఇన్వాయిస్ ఆబ్జెక్ట్ అంగీకరించే చెల్లింపుకు వెళ్ళవలసి ఉంటుంది మరియు చెల్లింపు అంగీకరించబడినప్పుడు మరియు ఆర్డర్ రవాణా చేయబడినప్పుడు మాత్రమే కాబట్టి ఇది ఈ రెండూ జరిగినప్పుడే జాయిన్ జరుగుతుందని మీరు మళ్ళీ చూస్తారు అప్పుడు ఆర్డర్ మూసివేయబడుతుంది కాబట్టి ఇది విలీన నోడ్లోకి ప్రవహిస్తుంది ఇది విజయవంతమైన ఆర్డర్ ప్రవాహం మరియు ఇది తిరస్కరించబడిన ఆర్డర్ ప్రవాహం అవి విలీనం అయినప్పుడల్లా మీరు ఇక్కడ చాలా దగ్గరగా చూడవచ్చు ఇక్కడ జాయిన్ ద్వారా ఇక్కడ మెర్జ్ చేయండి మరియు జాయిన్ కి రెండూ ఈ నియంత్రణలు అవసరం రావడానికి మరియు తదుపరి కార్యాచరణకు వెళ్లడానికి ఈ నియంత్రణలో ఒకదానిని మెర్జ్ చేయండి ఇవి వేర్వేరు ఉదాహరణలు కాబట్టి మనము ఒక ఆక్టివిటీ డయాగ్రమ్ లో ప్రత్యేకంగా వివిధ రకాల కంట్రోల్ నోడ్లను చర్చించాము మరియు ప్రత్యేకంగా మీరు ఫోర్క్ మరియు జాయిన్ గురించి బాగా అర్థం చేసుకోవాలి డెసిషన్ ఫోర్క్ మరియు జాయిన్ కంట్రోల్ నోడ్స్ ను అర్థం చేసుకోవాలి డెసిషన్ మరియు మెర్జ్ నోడ్లు మరింత సౌకర్యవంతంగా ఉంటాయి అని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఫోర్క్ పరంగా అర్థం చేసుకోవడానికి ఇవి విలక్షణమైన ఫ్లో చార్ట్ నోడ్లు ఆక్టివిటీ డయాగ్రమ్ లు వరుస ప్రక్రియలను సూచించడానికి మాత్రమే కాకుండా ఏకకాలిక మరియు సమాంతర ప్రక్రియలను సూచించడానికి ఎలా ఉపయోగించవచ్చో చూసాము మరియు మీరు మళ్ళీ సమీక్షించి మీ స్వంత పరిష్కారాలను రూపొందించడానికి ప్రయత్నించే కొన్ని ఉదాహరణలను మనము చర్చించాము